ఇప్పుడు మనము చూస్తున్న మరొక విషయం ఏమిటంటే మనం తరచూ ఇక్కడ చూసే సిద్ధాంతం డిసి కెపాసిటర్ ద్వారా ప్రవహించదు ఇప్పుడు ఇది చాలా గందరగోళంగా ఉంటుంది ఎందుకంటే మనము ఈ విధంగా ఒక సర్క్యూట్ గీస్తే అది 1 మిల్లీ ఆంప్ కరెంట్ స్ధిరమైన కరెంట్ అని అనుకుందాం మరియు దానిని కెపాసిటర్ కి అనుసంధానించాము కాబట్టి కిర్ఛాఫ్ కరెంట్ చట్టం ప్రకారం ఈ కరెంట్ కెపాసిటర్ ద్వారా ప్రవహించవలసి ఉంది మరియు ఇక్కడ డిసి కెపాసిటర్ ద్వారా ప్రవహించలేదని సిద్ధాంతం తెలియజేస్తుంది మరియు ఈ సిద్ధాంతంలో డిసి కెపాసిటర్ ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి కెపాసిటర్ డిసి ని బ్లాక్ చేస్తుంది లేదా డిసి కెపాసిటర్ ద్వారా ప్రవహించదు ఈ సిద్ధాంతం ద్వారా స్పష్టంగా తెలియజేయాలి ఇప్పుడు మనకు ఇక్కడ వోల్టేజ్ ను పరిశీలిస్తే వోల్టేజ్కు ఏమి జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కరెంట్ స్థిరంగా ఉంటుంది వోల్టేజ్ రాంప్గా ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ Io అప్పుడు Vc వర్సెస్ t ఒక రాంప్ అవుతుంది మరియు దీని వాలు Ioc అవుతుంది కాబట్టి ఇన్పుట్ అనేది సమయం తో స్థిరంగా ఉంటుంది కానీ ఈ ప్రతిస్పందన Vc సమయంతో నిరంతరం మారుతూ ఉంటుంది మరియు ఇది ఎప్పటికీ ఆగదు అన్ని మార్గాల్లో వెళ్ళినప్పటికీ ఇన్ఫినిటీ వరకు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వాస్తవికత ఏమిటంటే ఇలాంటి సర్క్యూట్ స్ధిరమైన స్థితికి చేరుకోదు లేదా మరో మాటలో చెప్పాలంటే సహజ ప్రతిస్పందన ఉండదు ఎందుకంటే మనకు ఈ సమయ స్థిరాంకాలు అంచనా వేయడానికి ప్రయత్నిస్తే మనము స్వతంత్ర మూలాన్ని 0 కి సెట్ చేస్తాము స్వతంత్ర మూలం 0 మరియు ఆ సందర్భంలో మనకు కెపాసిటర్ మరియు ఓపెన్ సర్క్యూట్ మాత్రమే ఉంటుంది మనకు దీనిని R ని అనంతం అని అనుకోవచ్చు మరియు ఓపెన్ సర్క్యూట్ అనంతమైన పెద్ద ప్రతిఘటనల కు సమానం అని ముందుగానే చర్చించాము కాబట్టి సమయ స్థిరాంకం అయిన RC కూడా ఇన్ఫినిటీ టైమ్ స్ధిరమైన ఇన్ఫినిటీ కాబట్టి ఇది స్ధిరమైన స్థితికి చేరుకోదని అర్థం కాబట్టి డిసి కెపాసిటర్ ద్వారా ప్రవహించే అవకాశం ఉంది కానీ అలాంటి సర్క్యూట్ స్ధిరమైన స్థితికి చేరుకోదు దీనికి బదులుగా ఈ క్రిందివి మరింతగా విలువైనవి స్ధిరమైన ఇన్పుట్లతో స్ధిరమైన సర్క్యూట్లో అంటే సర్క్యూట్లోని ఇండిపెండెంట్ సోర్స్ స్ధిరమైన విలువను కలిగి ఉంటాయి అప్పుడు స్ధిరమైన స్థితిలో ఇది చాలా ముఖ్యమైన విషయం కెపాసిటర్ వోల్టేజీ టైమ్ తో స్థిరంగా ఉంటుంది మరియు ఇండక్టర్ కరెంట్లకు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి దీని అర్ధం కెపాసిటర్ లో కరెంట్ వోల్టేజ్ యొక్క టైమ్ డెరివేటివ్ కనుక ఇది 0 మొదటి ఆర్డర్ సర్క్యూట్ లను విశ్లేషిస్తున్నాము అయితే ఈ సిద్ధాంతం ఏదైనా ఆర్డర్ గల సర్క్యూట్ కి వర్తిస్తుంది మనకు స్ధిరమైన ఇన్పుట్లు ఉండి మరియు సర్క్యూట్ స్థిరంగా ఉంటే సహజ ప్రతిస్పందన అంతరించిపోతుంది స్ధిరమైన స్థితికి చేరుకున్న తర్వాత కెపాసిటర్ వోల్టేజీ టైమ్ తో స్థిరంగా ఉంటాయి మరియు కెపాసిటర్ కరెంట్లు 0 గా ఉంటాయి ఇది ఇండక్టర్ కరెంట్లవిషయంలో ఇది నిజం అవుతుంది ఇండక్టర్ కరెంట్ టైమ్ తో స్థిరంగా ఉంటాయి మరియు ఇండక్టర్ వోల్టేజీ 0 అవుతుంది కాబట్టిఇక్కడ విషయం ఏమిటంటే ఈ రెండు జరిగడానికి చాలా షరతులు సంతృప్తి చెందాలి మనము స్ధిరమైన ఇన్పుట్ ని సర్క్యూట్ కి ఇవ్వాలి సర్క్యూట్ స్ధిరమైన స్థితికి చేరుకోవాలి అంటే సర్క్యూట్ చాలా స్థిరంగా ఉండాలి తద్వారా ఇది కొంత సమయం తర్వాత స్ధిరమైన స్థితికి చేరుకుంటుంది కాబట్టి ఇది స్ధిరమైన స్థితికి చేరుకున్న తర్వాత మనకు కెపాసిటర్ ద్వారా డిసి కరెంట్ లేదా ఇండక్టర్ అంతటా డిసి వోల్టేజ్ ఉండదు కాబట్టి ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సులభంగా కనిపించే ఈ ఉదాహరణను తీసుకోవచ్చు ఇక్కడ డిసి కెపాసిటర్ ద్వారా స్పష్టంగా ప్రవహిస్తుంది అయితే ఇక్కడ విషయమేమిటంటే ఇది స్ధిరమైన సర్క్యూట్ కాదు మరియు ఇది స్ధిరమైన స్థితికి చేరుకోదు